మన గత ఉపన్యాసంలో మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇక్కడ వివిధ నిష్పత్తులు లెక్కించబడతాయి గత ఉపన్యాసంలో మనము ఈ ఉదాహరణను చూశాము మీరు లాభదాయకత గురించి తెలుసుకోవాలంటే కేవలం లాభాలను పోల్చడం మాత్రమే సరి అయిన పరిస్థితిని ఇవ్వదు మనము లాభాలను అమ్మకాల శాతంగా తెలుసుకోవాలని చూశాము తరువాత దానికి సంబంధించి మనము నెట్ ప్రాఫిట్ రేషియో అని పిలువబడే నిష్పత్తిని లెక్కించాలి కాబట్టి అమ్మకం శాతంలో సంస్థ B కి A కంటే ఎక్కువ లాభదాయకత ఉందని మనకు తెలుస్తుంది వేర్వేరు వాటాదారులు వేర్వేరు రకాల సమాచారాన్ని కోరుకుంటారు కావున వివిధ రకాల నిష్పత్తులు లెక్కింపబడతాయి నిష్పత్తులు సంస్థ యొక్క బలాలు మరియు బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అవి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి మరియు అవి పనితీరును తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు నిష్పత్తుల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఆర్థిక నివేదికలు వర్తమానం మరియు గతం గురించి మీకు చెప్తాయి కాని నిష్పత్తులను భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మనము కొన్ని ఊహలను చేయవచ్చు గత పోకడలను లేదా సరళిని చూడవచ్చు మరియు నిష్పత్తులతో భవిష్యత్తు కోసం అంచనాలను తయారు చేయవచ్చు అదే నిష్పత్తుల యొక్క ముఖ్య ప్రయోజనం ఇప్పుడు మన గత ఉపన్యాసంలో లిక్విడిటీ రేషియోస్ అనే మొదటి రెండు రకాల నిష్పత్తులపై చర్చ ప్రారంభించాము లిక్విడిటీ ఉన్నాయా అని తెలుసుకుంటాము ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ రేషియో కరెంట్ లయబిలిటీస్ ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ఈ నిష్పత్తి సాధారణంగా 2 1 అయితే ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఇది పరిశ్రమ నుండి పరిశ్రమకు గణనీయంగా మారుతుంది సాధారణంగా కరెంట్ లయబిలిటీస్ను లెక్కిస్తాము రెండు ముఖ్యమైన నిధుల వనరులు ఉన్నాయని మనకు తెలుసు ఒకటి ఈక్విటీ శాతంగా లెక్కించడానికి ప్రయత్నిస్తాము షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఈక్విటీ రేషియో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ డెట్ రేషియో యొక్క శాతంగా కనుగొంటారు టోటల్ డెట్ డెట్ రేషియో క్యాపిటల్ ఎంప్లాయ్డ్ ఇక్కడ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అవుతుంది డెట్ ఈక్విటీ రేషియో తో భాగిస్తాము డెట్ డెట్ ఈక్విటీ రేషియో షేర్ హోల్డర్స్ ఈక్విటీ కాబట్టి డెట్ ఈక్విటీ రేషియో ఎంత 10 లక్షలలో వారు 7 5 లక్షలు ఇస్తారు మరియు యజమాని 2 5 లక్షలు పెట్టాలి అయితే డెట్ ఈక్విటీ రేషియో కట్టుబాటు 3 కానీ వారు అవసరానికి అనుగుణంగా గరిష్ట ఆర్థిక సహాయాన్ని తగ్గించగలరు కావున డెట్ ఈక్విటీ రేషియో కి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ డెట్ ఈక్విటీ రేషియో గా ఎంత ఇస్తుంది సాధారణంగా బ్యాంకు వారు 80 శాతం వరకు రుణ సహాయం చేస్తారు కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా చేయవచ్చు కాని వారు 80 శాతం రుణ సహాయం చేస్తే అంటే 80 లక్షలు బ్యాంకులు సమకూరుస్తాయి మరియు రుణగ్రహీత ఇచ్చే 20 లక్షలను ఇవ్వవలసి ఉంటుంది అయితే డెట్ ఈక్విటీ రేషియో ఎక్కువగా ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా అటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులకు డెట్ ఈక్విటీ రేషియో అని పిలువబడే చాలా పెద్ద సంక్షోభం సంభవించింది సబ్ప్రైమ్ సంక్షోభంని ఇవ్వడం ప్రారంభిస్తుంది ఇది దీర్ఘకాలంలో బ్యాంకుకు సమస్యను ఇస్తుంది డెట్ ఈక్విటీ రేషియో అంటారు మనము బ్యాంకుల గురించి చర్చిస్తున్నాము కాబట్టి బ్యాంకు వారు గరిష్ట డెట్ ఈక్విటీ రేషియోపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు కాని సంస్థ తిరిగి చెల్లించబోయే వడ్డీ వారి యొక్క ఆదాయం లేదా ఆదాయాల ద్వారా సమకూర్చబడగలదా అని కూడా వారు పరిశీలిస్తారు ఇప్పుడు రుణం పై వడ్డీ లేదా ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎర్నింగ్స్ అవైలబుల్ ఫార్ డెట్ సర్వీస్గా ఉంచాలి ఎర్నింగ్స్ అవైలబుల్ ఫార్ డెట్ సర్వీస్ డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ఇక్కడ ఎర్నింగ్స్ ఫార్ డెట్ సర్వీస్ తమ వాయిదాలను తిరిగి చెల్లించడానికి ఎన్ని రెట్లు సంపాదన లభిస్తుందో ఇక్కడ బ్యాంకర్లు తెలుసుకుంటారు సమయానికి తిరిగి చెల్లించే సామర్థ్యం సంస్థకి ఉందా అని తెలుస్తుంది దీనిని డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో తో భాగిస్తాము EBIT ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇంట్రెస్ట్ ఇక్కడ EBIT ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ టాక్స్ కాబట్టి డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో కలిగి ఉండాలని గట్టిగా నొక్కి చెబుతారు EAT ప్రిఫరెన్స్ డివిడెండ్ కవరేజ్ రేషియో ఇక్కడ EAT ఎర్నింగ్స్ ఆఫ్టర్ టాక్స్ అదే విధంగా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కాబట్టి ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అని పిలువబడే ఒక ముఖ్యమైన నిష్పత్తి ఉంది ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డిబెంచర్ లాంగ్ టర్మ్ లోన్స్ క్యాపిటల్ గేరింగ్ రేషియో ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లాసెస్ ఇది మనము ఇంతకుముందు చర్చించిన డెట్ ఈక్విటీ రేషియోగా పరిగణించబడుతుంది ఇది ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం కూడా లెక్కించవచ్చు నిష్పత్తి ఎక్కువగా ఉంటే ప్రాజెక్ట్ నష్టం కలిగే అవకాశం ఉండేలా పరిగణించబడుతుంది మీరు ఎక్కువ నిష్పత్తిని నివారించాలి ఇప్పుడు తదుపరి రకం నిష్పత్తులను యాక్టివిటీ రేషియోస్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే సంస్థ వారి ఆస్తులను ఎంత మంచిగా లేదా ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోగలదో ఇక్కడ మనము లెక్కిస్తాము ఇప్పుడు ఆస్తులను ప్రధానంగా అమ్మకాలకు ఉపయోగిస్తున్నారు కాబట్టి దీనికి సమగ్ర నిష్పత్తి క్యాపిటల్ టర్నోవర్ రేషియో సేల్స్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో క్యాపిటల్ ఎంప్లాయ్డ్ ఇప్పుడు అమ్మకాలను సాధించడం కోసం మనము వ్యాపారంలో మూలధనాన్ని సేల్స్ ఫిక్స్ డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో క్యాపిటల్ అసెట్స్ న్యూమరేటర్ కోసం లేదా కర్మాగారం కోసం లెక్కించవచ్చు ఇది ఒకే ఆస్తి కోసం కూడా లెక్కించవచ్చు ఆ ఆస్తి ఎంత ఆదాయాన్ని సంపాదించగలిగితే మీరు ఆస్తిని ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది ఒక సాధారణ ఉదాహరణను పరిశీలిద్దాం ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఉన్నాడని అనుకుందాం అతడు లేదా ఆమె ఆటో రిక్షా ఖర్చుగా 4 లక్షలు వెచ్చించారని అనుకుందాం అతను లేదా ఆమె ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించగలరు ఫిక్స్ డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో ఎంత రోజువారీ టర్నోవర్ను 1000 రూపాయలు దగ్గర లెక్కించండి సాధారణంగా రిక్షా మొత్తం సంవత్సరానికి ఉపయోగించబడదుఇది సంవత్సరంలో 300 రోజులు ఉపయోగించబడుతుందని అనుకుందాం

టర్నోవర్ వస్తుంది ఇప్పుడు అదే రిక్షాను 2 షిఫ్టులలో నిర్వహిస్తే ఉదయం 1000 మధ్యాహ్నం 1000 వచ్చే సంభావ్యత ఉంది దీనివలన ఇప్పుడు టర్నోవర్ను ఉత్పత్తి చేయగలదు అదే విధంగా వివిధ స్థాయిలలో చేయవచ్చు ఇప్పుడు సంస్థ యొక్క విజయానికి టర్నోవర్ యొక్క ఉత్పత్తి చాలా ముఖ్యం ఎందుకంటే అది మీకు లాభాలను ఇవ్వబోతోంది అందుకే ఈ నిష్పత్తి వ్యాపారం అమ్మకాల ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఫిక్స్ డ్ అసెట్స్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారా లేదా తెలుస్తుంది అధిక నిష్పత్తి మంచిది ఎందుకంటే ఇది సంస్థ యొక్క ఎక్కువ సామర్థ్యాన్ని చూపుతుంది ఇప్పుడు ఈ నిష్పత్తి చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మీరు సంస్థ యొక్క వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ గా విభజించబడింది కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో యావరేజ్ or క్లోసింగ్ ఇన్వెంటరీ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ యావరేజ్ ఇన్వెంటరీ 2 ఇప్పుడు ఇది ఇన్వెంటరీ టర్నోవర్ ఉందో మరియు అమ్మకాలు ఎంత ఉత్పత్తి అవుతాయో మనకు తెలుసు కాబట్టి కాస్ట్ ఆఫ్ సేల్స్ 4 లక్షలను 40000 తో భాగిస్తే నిష్పత్తి 10 అవుతుంది అంటే ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో 10 కానీ ఇది రోజుల సంఖ్యను బట్టి కూడా లెక్కించవచ్చు ఇప్పుడు మీరు దానిని ఎన్ని రోజులో లెక్కించగలరా యావరేజ్ ఇన్వెంటరీ 365 స్టాక్ హోల్డింగ్ పీరియడ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ 12 ఇక్కడ ఇన్వెంటరీను కలిగి ఉంది ఇప్పుడు మనము దానిని వారి ఇన్వెంటరీ కు కూడా లెక్కించవచ్చు క్రెడిట్ సేల్స్ డెటార్స్ టర్నోవర్ రేషియో యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్ డెటార్స్ గా తీసుకొని భాగించాలి యావరేజ్ డెటార్స్ 365 డెటార్స్ వెలాసిటీ క్రెడిట్ సేల్స్ 12 స్టాక్ విధంగానే ఈ నిష్పత్తిని కూడా మనం డెటార్స్ వెలాసిటీ ఉంది అనుకుందాం ఇప్పుడు వారి నిష్పత్తి ఎలా ఉంటుంది నిష్పత్తి ఎంత 10 లక్షల ను 2 లక్షల తో భాగిస్తే 5 అవుతుంది ఇప్పుడు రోజుల పరంగా ఇది ఎంత 2 లక్షల ను 10 లక్షల తో భాగిస్తే అంటే మనకు 1 5 ను 365 తో గుణించాలి కావున అది ఎంత అవుతుంది ఇది 70 రోజులకు మించి ఉంటే సుమారు 70 నుండి 75 రోజులు అంటే డెటార్స్కు కూడా ఉపయోగపడుతుందా 'అవును' అనే సమాధానం వస్తుంది ఎందుకంటే సంస్థ యొక్క విధానం 30 రోజులు అని తెలిసినప్పుడు ఆడిటర్లు లేదా వాటాదారులు కూడా ఈ నిష్పత్తిని లెక్కిస్తారు కాని నిష్పత్తి 72 రోజులు అంటే దాని అర్థం ఏమిటి సంస్థ చూపిన విధంగా డెటార్స్ క్రెడిట్ పర్చేస్ క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో యావరేజ్ అకౌంట్స్ పేయబుల్ సాధారణంగా మనము అమ్మకాల పై ఒక నిర్దిష్ట అంశాన్ని తీసుకుంటాము కాని క్రెడిటార్స్ తో భాగిస్తాము యావరేజ్ క్రెడిటార్స్ 365 క్రెడిటార్స్ వెలాసిటీ క్రెడిట్ పర్చేసస్ 12 ఇక్కడ కూడా మనం దానిని రోజుల సంఖ్యగా మార్చవచ్చు మరియు మనం ఎన్ని రోజుల్లో తిరిగి చెల్లిస్తున్నామో తెలుసుకోవచ్చు మన సాధారణ విధానం 30 రోజుల క్రెడిట్ కలిగి ఉండాలని అనుకుందాం కాని మనము 20 రోజుల్లో మాత్రమే తిరిగి చెల్లిస్తున్నాము అనుకుంటే ముందస్తుగా తిరిగి చెల్లించటానికి మనకు ఏమైనా తగ్గింపు లభిస్తుందా లేదా సమయానికి ముందు మన ఉద్యోగులు అనవసరంగా చెల్లిస్తున్నారా అని మనము తనిఖీ చేయాలి లేదా ఇది చాలా ఎక్కువగా ఉంటే సంస్థతో ఏదైనా సమస్య ఉందా అని తెలుసుకోవటానికి పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు వారికి సమయానికి నగదు లేదని అందువల్ల వారు తిరిగి చెల్లించడం లేదు అనుకుంటారు లేదా వారు కొనుగోళ్లు చేయకుండానే కొనుగోలు చేసినట్టు తప్పుగా నివేదిస్తున్నారు వారు కొనుగోలులో కొన్ని తప్పుడు గణాంకాలను చూపుతున్నారు కాని సకాలంలో చెల్లించడం లేదు అని అనుకుంటారు కాబట్టి ఈ నిష్పత్తి కూడా ముఖ్యం కావున మనము ఇప్పటివరకు లిక్విడిటీ రేషియోస్ పై నిష్పత్తులను చర్చించాము తదుపరి ఉపన్యాసంలో మనము తదుపరి నిష్పత్తులకు వెళ్తాము